కాబట్టి రీలేషన్ ఏమిటో నిర్వచించడం ద్వారా ప్రారంభిస్తాను మనమందరం చాలా సరళంగా రిలేషన్ ఏమిటో అర్థం చేసుకున్నాము ఇది వివిధ రకాల ఎంటిటీల మధ్య సంబంధాన్ని సంకేతం చేస్తుంది ఇది n అర్రే టపుల్ గా నిర్వచించ బడింది దీని అర్థం ఏమిటంటే ఉదాహరణకు ఒక నిర్దిష్ట రిలేషన్ a1a2 an వరకు ఉండవచ్చు ఇది ఒక రిలేషన్ మరియు ప్రతి ai విలువ Di డొమైన్ నుండి వస్తుంది రీలేషన్ అనేది n అర్రే టపుల్ దీనికి తప్పనిసరిగా n అట్ట్రిబ్యూట్స్ వచ్చాయి ప్రతి ai అట్ట్రిబ్యూట్ Di డొమైన్ నుండి వస్తుంది మరియు a1 నుండి an వరకు ఒక నిర్దిష్ట రిలేషన్ ఏర్పడుతుంది రిలేషన్ అనేది సెట్ల యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఈ సెట్లు ఈ Di కి అనుగుణంగా ఉంటాయి ఇది సెట్ల యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఉదాహరణకు ఒక ప్రత్యేక ఉదాహరణ తీసుకొని మొదటి అట్ట్రిబ్యూట్ గా name ఉందని పరిగణించండి ఈ అట్ట్రిబ్యూట్ పేరు a1 అని పరిగణించండి మరియు name లో మనం మాట్లాడుతున్న ప్రత్యేక అంశాలు A B మరియు C గురించి చెప్పండి street అని పిలువబడే మరొక అట్ట్రిబ్యూట్ ను తీసుకుందాం ఇది మళ్ళీ చాలా సరళంగా 1 street 2 వీధి 3street మొదలగునవి మొదలైనవి అని పరిగణించండి అప్పుడు మనం city ను మూడవదానిగా తీసుకుందాం మరియు ఉదాహరణకు ఇది కోల్కతా అని చెప్పండి ఆపై ఢిల్లీ అలా చెప్పండి ఇది ఒక నిర్దిష్ట రిలేషన్ కావచ్చు కాబట్టి ఇది క్రాస్ ప్రొడక్ట్ యొక్క ఉపసమితి కాబట్టి ఏదైనా కలయిక ఒక రిలేషన్ లో భాగం కావచ్చు ఉదాహరణకు ఈ రిలేషన్ లో మొదటి n అర్రే టుపుల్ A 1st కోల్కతా అని నేను చెప్పగలను దీని అర్థం ఏమిటంటే ఒక ఎంటిటీ ఉంది దీని పేరు A దీని street 1 street మరియు నగరం కోల్కతా వాస్తవానికి ఇది కలిగివున్న అనేక విషయాలను పొందవచ్చు A 2 ఢిల్లీ అది కలిగి ఉండవచ్చు B 2 కోల్కతా మరియు మొదలగునవి మరియు ఇది కేవలం రీలెషన్ నిర్వచిస్తుంది ఇప్పుడు ఈ రిలేషన్ యొక్క ప్రతి సభ్యుడు మనం నిర్వచించిన డొమైన్ యొక్క క్రాస్ ప్రొడక్ట్లో భాగం కావాలని గమనించండి అయితే ప్రతిదీ రిలేషన్లో భాగం తప్పనిసరిగా కాదు ఉదాహరణకు A 1 మరియు ఢిల్లీ ఇది ఎటువంటి సంబంధాన్ని నిర్వచించదు కాబట్టి A 1 మరియు ఢిల్లీ వంటి టపుల్ లేదు ఇది జరగవచ్చు కానీ దాని అర్థం ఏమిటంటే మీరు A 1 మరియు కోల్కతా ఉందని చెబితే ఇది తప్పక దీని నుండి రావాలి కనుక ఇది ఒక రిలేషన్ యొక్క నిర్వచనం కాబట్టి ఇది మొదటి విషయం మరొక విషయం సంబంధాలు క్రమం లేనివి కాబట్టి మనం A 1 కోల్కతా అప్పుడు A 2 ఢిల్లీ అప్పుడు B 2 కోల్కతా వ్రాసినా లేదా A 2 ఢిల్లీ వ్రాసినా ఫర్వాలేదు అప్పుడు A 1 కోల్కతా లేదా B 2 కోల్కతా కాబట్టి ఇది కోర్సు యొక్క సమితి మరియు ఇది క్రమం లేనిది కాబట్టి ఆర్డరింగ్కు అర్థం లేదు మరియు సాధారణంగా ఏమి జరుగుతుంది సాధారణంగా ఇది పట్టికగా చిత్రీకరించబడుతుంది కాబట్టి డేటాబేస్ ఎలా ఉంటుందనే దానిపై మనందరికీ కొంత ఆలోచన ఉంది మరియు సాధారణంగా మనం చేసేది ఏమిటంటే దానిని పట్టికగా చిత్రీకరిస్తాము కానీ ఇది కేవలం వర్ణన రిలేషనల్ డేటా మోడల్ దానిని ఎలా వర్ణిస్తుందో దానిపై ఆధారపడి ఉండదు ఇది సాధారణ వర్ణన మాత్రమే కాబట్టి ఈ విధంగా చేస్తాము కాబట్టి ఇది ఇక్కడకు వెళ్తుంది A 1 తరువాత ఇది కోల్కతా అప్పుడు A 2 ఢిల్లీ తరువాత B 2 కోల్కతా ఉంటుంది కాబట్టి మనం దానిని పట్టికగా వ్రాయగలిగితే ఇది ఒకే రిలేషన్ మరియు మనము నిర్వచించే తదుపరి ముఖ్యమైన పదం అట్ట్రిబ్యూట్ అట్ట్రిబ్యూట్ అంటే ఏమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఒక అట్ట్రిబ్యూట్ కు పేరు ఉంటుంది కనుక ఇది డొమైన్ నుండి వస్తున్నది కాబట్టి దీనికి డొమైన్ ఉంది మరియు దానికి పేరు వచ్చింది ఉదాహరణకు street ఆ అట్ట్రిబ్యూట్ యొక్క పేరు మరియు name ఆ అట్ట్రిబ్యూట్ యొక్క పేరు మరియు తరువాత ప్రతి అట్ట్రిబ్యూట్ కి ఒక డొమైన్ ఉంటుంది చివరి విషయాలకు తిరిగి వెళితే ఇది street ఒక ఉదాహరణ మరియు ఇక్కడ డొమైన్ మొదటి మరియు రెండవది అప్పుడు సాధారణంగా ఈ అట్ట్రిబ్యూట్ లు అటామిక్ ఇప్పుడు అటామిక్ అంటే ఏమిటి దీనిని నిర్వచించాల్సిన అవసరం ఉంది అటామిక్ అంటే దీన్ని ఇకపై ఉపవిభజన చేయలేము కాబట్టి మొదటి వీధిని ఇంకేమీ ఉపవిభజన చేయలేము street ఇంకేమీ చేయకపోవచ్చు కాని name కు ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి పేరు సాధారణంగా ఈ పేరును సచిన్ టెండూల్కర్ అని మనం తీసుకుందాం ఇది వాస్తవానికి అటామిక్ కాదు ఎందుకంటే దీనిని మొదటి పేరుతో పాటు చివరి పేరుగా కూడా విభజించవచ్చు కాబట్టి మీరు దానిని అటామిక్ అని పిలవాలనుకుంటున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాని సాధారణంగా అట్ట్రిబ్యూట్స్ అటామిక్ గా ఉండాలి ఇది ఒక విషయం ఇవి విడదీయరానివి మరియు ఇవి సెట్ చేయబడవు కాబట్టి అది అటామిక్ యొక్క ఇతర అర్ధం మరియు తరువాత null అని పిలువబడే ఒక ప్రత్యేక విలువ ఉంది null అనునది ప్రతి డొమైన్లో భాగం కాబట్టి Street డొమైన్ శూన్యంగా ఉంటుంది ఒక నిర్దిష్ట రీలేషన్ రిలేషన్ కోసం ఒక నిర్దిష్ట వరుస కోసం ఒక నిర్దిష్ట సంస్థ కోసం street విలువ ఏమిటో మనకు తెలియకపోతే మనం ఎల్లప్పుడూ null గా వర్ణించవచ్చు కాబట్టి null అనేది ప్రతి అట్ట్రిబ్యూట్ లో భాగమైన ప్రత్యేక విలువ మనం నిర్వచించాల్సిన తదుపరి భావనను రిలేషన్ స్కీమా అంటారు ఇంతకుముందు నిర్వచించిన సెట్లు రిలేషన్ స్కీమాను నిర్వచించాయి ఉదాహరణకు అడ్రస్ స్కీమాకు తిరిగి వెళ్ళవచ్చు అడ్రస్ స్కీమా అంటే ఏమిటి అడ్రస్ స్కీమా దీనికి మూడు ఫీల్డ్లు ఉండాలి మొదటి ఫీల్డ్ పేరు రెండవ ఫీల్డ్ street మరియు మూడవ ఫీల్డ్ నగరం కాబట్టి స్కీమా అంటే ఏమిటి స్కీమా అంటే తప్పనిసరిగా ఇది రిలేషన్ యొక్క వివరణ అని గమనించండి స్కీమా అంటే తప్పనిసరిగా వర్ణన మరియు దానికంటే ఎక్కువ కానీ సుమారుగా దీని అర్థం వర్ణన మరియు అడ్రస్ యొక్క వివరణ ఈ అడ్రస్ స్కీమా చేత చేయబడుతుంది అనగా ఇది ఒక పేరును కలిగి ఉంది ఇది ఒక street మరియు నగరాన్ని కలిగి ఉంది మరియు రిలేషన్ ఒక స్కీమాపై నిర్వచించబడింది ఉదాహరణకు స్కీమా ఉంటే స్కీమా R అయితే ఒక నిర్దిష్ట రిలేషన్ r ఈ స్కీమా R నుండి సూచించబడుతుంది R అనేది స్కీమా మరియు ఒక నిర్దిష్ట రిలేషన్ r అయితే బ్రాకెట్లలో ఉంటే దాని స్కీమా అని మనం చెప్పాలి కాబట్టి చిన్న r రిలేషన్ r అనేది R లో భాగం ఇది రిలేషన్ స్కీమా మరియు రిలేషన్ ఇన్స్టాన్స్ ఇది చివరిసారి మనం చూసినది కాబట్టి ఒక రిలేషన్ ఇన్స్టాన్స్ దీనిని హైలైట్ చేద్దాంఇది మేము చివరిసారి పట్టికను చూశాము ఈ ఉదాహరణను మనం A 1 కోల్కతా మొదలైనవి చూశాము A 2 ఢిల్లీ మొదలైనవి B 1 కోల్కతా ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ ఎందుకంటే మరొక రిలేషన్ లో A 2 ఢిల్లీ మరియు B 1 కోల్కతా మరియు మొదలైనవి ఉన్నాయి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ కాబట్టి దీనిని రిలేషన్ ఉదాహరణ అని పిలుస్తారు కాబట్టి మరోసారి రిలేషన్ స్కీమా అనేది సంబంధాన్ని ఎలా నిర్వచించాలో వివరిస్తుంది ఉదాహరణకు ఈ చిరునామా స్కీమా మరియు రిలేషన్ ఏ స్కీమా నుండి వచ్చిందో చెప్పాలి ఆపై ఒక రిలేషన్ ఉదాహరణ ఉంది మనం ముందుకు వెళితే అప్పుడు టుపుల్ అని పిలుస్తారు ఇది తప్పనిసరిగా పట్టికలోని వరుసకు అనుగుణంగా ఉంటుంది ఇది ఒక టుపుల్ ఉదాహరణకు A 1 కోల్కతా కలిసి ఒక టుపుల్ ఉంటుంది ఇది తప్పనిసరిగా ఒక వరుస కాబట్టి ఇది రిలేషన్ యొక్క ఒక నిర్దిష్ట విలువ ఇది టుపుల్ మరియు మనమందరం బహుశా టుపుల్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటాము మరియు కేవలం ఈ విషయాన్ని పూర్తి చేయండి కాలమ్కు అనుగుణంగా ఉండే ఆస్ట్రిబ్యూట్ గురించి మనం మాట్లాడు తున్నప్పుడు ఒక టుపుల్ వరుసకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇవి ఒక టుపుల్ అట్ట్రిబ్యూట్ గురించి నిర్వచిస్తాయి ఇప్పటివరకు మనకు లభించినది మనకు ఒక టుపుల్ వచ్చింది మనకు ఒక అట్ట్రిబ్యూట్ వచ్చింది మనకు ఒక రిలేషన్ దాని స్కీమా దాని ఉదాహరణ మొదలైనవి నిర్వచించాము మరియు ఇప్పుడు మనం అధికారికంగా చేస్తాము రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమిటో నిర్వచించండి రిలేషనల్ డేటాబేస్ బహుళ పరస్పర రిలేషన్ కలిగి ఉంటుంది కాబట్టి డేటాబేస్ అనేది బహుళ పరస్పర రిలేషన్ ఉన్న సంబంధాల సమాహారం కోర్సు యొక్క ప్రతి రిలేషన్ ఒక నిర్దిష్ట రిలేషన్ గురించి మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ రిలేషన్ ల మధ్య ఒక కనెక్షన్ ఉంది మరియు ఒక రిలేషన్ ఉంది ఇది డేటాబేస్ వివరణలో కూడా భాగం డేటాబేస్ అనేది రిలేషన్ ల సేకరణ మాత్రమే కాదు రిలేషన్ ల మధ్య సంబంధాలు కూడా కాబట్టి ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇది డేటాబేస్ అంటే ఏమిటో పూర్తిగా నిర్వచిస్తుంది మరియు చివరి మాడ్యూల్ డేటా ఐసోలేషన్ డేటా రిపీట్ మొదలైన సమస్యలలో మేము ఈ సమస్యలను నిర్వహించాలి ఒక డేటాబేస్ ఆ విషయాలన్నింటినీ నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనం చేయబోయే తదుపరి చాలా ముఖ్యమైన భావనను కీ అంటారు ఒక నిర్దిష్ట రిలేషనల్ స్కీమా R ను పరిశీలిద్దాం ఇప్పుడు K యొక్క విలువలు R అట్ట్రిబ్యూట్స్ యొక్క అన్ని విలువలను నిర్ణయించడానికి సరిపోతే ఉపసమితి K ని R యొక్క సూపర్ కీ అంటారు కాబట్టి పునరావృతం చేయడానికి అక్కడ R లో ఒక టుపుల్ పరిగణించండి మరియు R లో టుపుల్ యొక్క అన్ని అట్ట్రిబ్యూట్స్ మీకు తెలియదు కానీ టుపుల్ R యొక్క సూపర్ కీ అట్ట్రిబ్యూట్స్ ఏమిటో మీకు తెలుసు అప్పుడు టపుల్ యొక్క ఇతర విలువలను నిర్ణయించడానికి సరిపోతుంది కాబట్టి ఇది ప్రత్యేకమైన గుర్తింపు అట్ట్రిబ్యూట్స్ ఉపసమితి మీకు ఇది తెలిస్తే మీరు మొత్తం అట్ట్రిబ్యూట్స్ సమితిని పూర్తి చేయవచ్చు సూపర్ కీ తప్పనిసరిగా ప్రత్యేకమైన టుపుల్ను గుర్తిస్తుంది దాన్ని తిప్పడానికి ప్రతి టుపుల్ సూపర్ కీ యొక్క ప్రత్యేక విలువను కలిగి ఉందని కూడా చెప్పగలను కొన్ని ఉదాహరణలు మేము ఒక వ్యక్తిని రిలేషన్ గా భావిద్దాం మరియు కొన్ని అట్ట్రిబ్యూట్స్ లను పరిశీలిద్దాం పేరును మొదటి లక్షణంగా పరిశీలిద్దాం ఇప్పుడు పేరు సూపర్ కీ అది కాదు ఎందుకు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఒకే పేరు కలిగి ఉంటారు ఇప్పుడు చాలా ముఖ్యమైనది మరియు ఇది మీరు అర్థం చేసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం మేము ఒక డేటాబేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరియు రిలేషన్ సందర్భంలో సూపర్ కీ మొదలైనవి ఏమిటి అది ఆ అట్ట్రిబ్యూట్ అయి ఉండాలి ఉదాహరణకు ఇక్కడ పేరు ఉండాలి అన్ని సంబంధాల కోసం వ్యక్తులను వేరు చేయగలదు ఈ సూపర్ కీ ఇది సాధ్యమయ్యే అన్ని సంబంధాలకు ఒక ప్రత్యేకమైన టుపుల్ కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్ట వ్యక్తుల సమితికి ఉదాహరణకు వారి లో ఎవరికీ పదేపదే పేరు లేదు ఈ పేరు వాస్తవానికి వారికి ప్రత్యేకమైనది కానీ పేరు సూపర్ కీ అని చెప్పడం ఇప్పటికీ సరైనది కాదు ఎందుకంటే ఒకే స్కీమా ఉన్న వ్యక్తుల యొక్క ఒకే సేకరణతో ఒకే వర్ణనతో ఇద్దరు వ్యక్తులు ఒకే పేరు కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఇది సాధ్యమయ్యే అన్ని రిలేషన్ ల కోసం అందువల్ల పేరు సూపర్ కీ కాదు మరోవైపు విద్యార్థి డేటాబేస్ ఉందని అనుకుందాం మరియు మీరు రోల్ నంబర్ తీసుకుంటారు ఇది సూపర్ కీ ఎందుకంటే ప్రతి విద్యార్థికి రోల్ నంబర్ ఉండే విధంగా రోల్ నంబర్లు ప్రత్యేకమైన పద్ధతిలో నియమించబడతాయి కాబట్టి ఏ విద్యార్థుల సమితి ఉన్నా ఏ విశ్వవిద్యాలయం లేదా మీరు ఏ ఇన్స్టిట్యూట్ మొదలైన వాటికి వెళ్ళినా సాధారణంగా రోల్ సంఖ్య ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి రోల్ నంబర్ విద్యార్థికి సూపర్ కీ అవుతుంది ఇప్పుడు సూపర్ కీల గురించి ఇతర ఆసక్తికరమైన విషయం ఏమిటంటే K ఒక సూపర్ కీ అయితే K తరువాత K తో కలిపిన ఏదైనా కూడా సూపర్ కీ సూపర్ కీ యొక్క ఏదైనా సూపర్ సెట్ కూడా సూపర్ కీ కాబట్టి ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం కాబట్టి రోల్ నంబర్ విద్యార్థిని ప్రత్యేకంగా గుర్తిస్తే రోల్ నంబర్ పేరు కూడా ఒక విద్యార్థిని ప్రత్యేకంగా గుర్తిస్తుంది రోల్ నంబర్ స్ట్రీట్ కూడా ఒక విద్యార్థిని గుర్తిస్తుంది రోల్ నంబర్ స్ట్రీట్ సిటీ కూడా ఒక విద్యార్థిని ప్రత్యేకంగా గుర్తిస్తుంది ఎందుకంటే ప్రత్యేకంగా గుర్తించే రోల్ నంబర్ ఉంది కాబట్టి సూపర్ కీ యొక్క సూపర్ సెట్ కూడా సూపర్ కీ అవుతుంది కాబట్టి అది సూపర్ కీ యొక్క భావన అప్పుడు కాండిడేట్ కాండిడేట్ కీ యొక్క భావన వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా సూపర్ కీ యొక్క నిర్వచనం కొంచెం సమస్యాత్మకం ఎందుకంటే సూపర్ కీ యొక్క ఏదైనా సూపర్ సెట్ కూడా సూపర్ కీ అవుతుంది కాబట్టి ప్రజలు సాధారణంగా పనిచేయడానికి ఇష్టపడేది కాండిడేట్ కీ అని పిలుస్తారు కాండిడేట్ కీ కనీస సూపర్ కీ ఇది కనిష్టం ఇది చాలా ముఖ్యం ఇది కనీస సూపర్ కీ దాని అర్థం ఏమిటి కాబట్టి కాండిడేట్ కీ అట్ట్రిబ్యూట్స్ యొక్క సమితి మేము మాట్లాడేటప్పుడు ప్రతి కీ అట్ట్రిబ్యూట్స్ యొక్క సమితి అని గుర్తుంచుకోండి కాబట్టి కాండిడేట్ కీ మళ్ళీ అట్ట్రిబ్యూట్స్ యొక్క సమితి కనీస అర్ధం ఆ సెట్ యొక్క ఏదైనా ఉపసమితిని తీసుకుంటే అది సూపర్ కీ కాదు కాండిడేట్ కీ యొక్క అన్ని అట్ట్రిబ్యూట్స్ సూపర్ కీ గా చేయడానికి అవసరం కాబట్టి అభ్యర్థి కీ ఒకరకంగా దానిని ప్రత్యేకమైనదిగా గుర్తించగలిగే ఒక కఠినమైన లక్షణం మరియు కాండిడేట్ కీ యొక్క సూపర్ సెట్ కాండిడేట్ కీ కాదు ఎందుకంటే కాండిడేట్ కీ యొక్క సూపర్ సెట్ అంటే ఇంకా ఏదో వచ్చింది అంటే ఇది మినిమల్ కాదు కాబట్టి ఇది అభ్యర్థి కీ సూపర్ కీ యొక్క సూపర్ సెట్ యొక్క సమస్యను వదిలించుకుంటుంది దీనిని కాండిడేట్ కీ అని పిలుస్తారు దీనిని కాండిడేట్ కీ అని పిలుస్తారు మరియు తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రైమరీ కీ అని పిలువబడే నిర్వచనం కానీ మేము ప్రైమరీ కీ కి వెళ్ళేముందు ఒక నిర్దిష్ట రిలేషన్ బహుళ అభ్యర్థి కీలను కలిగి ఉండవచ్చని ఒక విషయాన్ని హైలైట్ చేద్దాం కాబట్టి దీనికి కాండిడేట్ కీ 1 ఉండవచ్చు దీనికి కాండిడేట్ కీ 2 ఉండవచ్చు దీనికి కాండిడేట్ కీ 3 ఉండవచ్చు మొదలగునవి దీనికి బహుళ అభ్యర్థి కీలు ఉండవచ్చు ఇప్పుడు నేను ఇప్పటికీ అభ్యర్థి కీల గురించి మాట్లాడుతున్నానని గమనించండి దీనికి బహుళ సూపర్ కీలు ఉండవచ్చు కానీ దీనికి బహుళ అభ్యర్థి కీలు కూడా ఉండవచ్చు ఇప్పుడు ప్రైమరీ కీ అంటే ఏమిటి అక్కడ ఒక ప్రైమరీ కీ అని అంటారు మరియు తరువాత ద్వితీయ కీ అని పిలుస్తారు కాబట్టి ప్రైమరీ కీ మరియు ద్వితీయ కీ రెండూ కాండిడేట్ కీ లు మరియు అభ్యర్థి కీలలో ఒకటి డేటాబేస్ డిజైనర్ ప్రైమరీ కీగా నియమించబడుతుంది ఇప్పుడు దీని వెనుక ఎటువంటి సిద్ధాంతం లేదు ఇదే డేటాబేస్ డిజైనర్ అభ్యర్థి కీలలో ఒకదాన్ని ప్రైమరీ కీ గా పేర్కొంటుంది మిగిలినవి ద్వితీయ కీలుగా మారుతాయి కాబట్టి పునరావృతం చేయడానికి ఒక రిలేషన్ కి బహుళ అభ్యర్థి కీలు ఉండవచ్చు అభ్యర్థి కీలలో ఒకటి ప్రైమరీ కీగా నియమించబడుతుంది మరియు మిగిలినవి ద్వితీయ కీలు ఇప్పుడు రిలేషన్ కి ఒకే కాండిడేట్ కీ ఉందని జరిగితే కాండిడేట్ కీ కోర్సు ద్వితీయ కీలు లేని ప్రైమరీ కీ అవుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న రాబోతోంది అంటే ప్రతి సంబంధానికి కాండిడేట్ కీ ఉందని హామీ ఇవ్వబడింది సమాధానం అవును చాలా కఠినమైన అర్థంలో కాదు కానీ చాలా సందర్భాలలో సమాధానం అవును అసంతృప్తి సందర్భంలో లేదా ఏమి జరుగుతుంద నేది ఒక రిలేషన్ యొక్క అన్ని లక్షణాలను రిలేషన్ యొక్క ప్రత్యేకంగా గుర్తించే విలువగా తీసుకుంటే చాలా సాధారణ సందర్భాలు ఎందుకంటే సాధారణంగా రిలేషన్లు పునరావృతం కాదని భావిస్తారు కాబట్టి టుపుల్ విలువలు పునరావృతం కావడం లేదు కాబట్టి ఈ సమస్య ఉంది అనవసరమైన సమాచారం యొక్క ఈ భావన ఉంది సాధారణంగా అన్ని టుపుల్స్ ప్రత్యేకమైనవి కాబట్టి అన్ని అట్ట్రిబ్యూట్ లను కలిపి తీసుకుంటే అది ప్రత్యేకంగా ఒక టుపుల్ను నిర్ణయిస్తుంది అసంతృప్తి సందర్భం లో రిలేషన్ యొక్క అన్ని అట్ట్రిబ్యూట్ లు కలిసి దాని కాండిడేట్ కీని కలిగి ఉంటాయి మరియు ఒక ప్రైమరీ కీ అయిన ఒకే ఒక కాండిడేట్ కీ ఉంటే అదే ప్రైమరీ కీ అవుతుంది తరువాత మనం ఫారిన్ కీ అని పిలువబడే ముఖ్య విషయంపై చివరి బిట్కు వెళ్తాము ఫారిన్ కీ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ముందు రిలేషన్ ల మధ్య విభిన్న రిలేషన్ లు ఉన్నాయని మేము హైలైట్ చేసాము కాబట్టి వాటి మధ్య కొన్ని కనెక్షన్లతో r1 మరియు r2 అనే రెండు రిలేషన్ లు ఉన్నాయని అనుకుందాం మరియు r1 యొక్క ప్రైమరీ కీని pk1 అంటారు మరియు దీనికి అట్ట్రిబ్యూట్ pk2 వచ్చింది మరియు తరువాత దీనికి ఇతర అట్ట్రిబ్యూట్ f2 వచ్చింది ఇప్పుడు ఏమి జరగవచ్చు ఈ f2 ఇతర రిలేషన్ యొక్క pk1 నుండి వచ్చింది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఈ అట్ట్రిబ్యూట్ r2 యొక్క f2 మరొక రిలేషన్ యొక్క ప్రైమరీ కీ దీనిని ఫారిన్ కీ అని అంటారు ఎందుకంటే ఇది ఫారిన్ పట్టిక యొక్క కీ ఇది తప్పనిసరిగా సంభాషణ భాషలో కీ అంటే ప్రైమరీ కీ లాగా ఉంటుంది కీ అని ఏమీ లేనప్పటికీ ఇది గమనించవలసిన ముఖ్యమైన విషయం కీ అంటే ఏమీ లేదు ఈ కీ అక్కడ కీ అని ఏమీ లేదు కానీ సాధారణంగా ప్రజలు దీనిని ప్రైమరీ కీ అని అర్థం చేసుకుంటారు ఈ f2 వేరొకదానికి ప్రైమరీ కీ అందుకే దీనిని ఫారిన్ కీ అంటారు కాబట్టి డిపాజిటర్ రిలేషన్ లు ఉన్న బ్యాంక్ అకౌంటింగ్ వ్యవస్థ యొక్క ఉదాహరణను పరిశీలిద్దాం డిపాజిటర్ రిలేషన్ కి ఇవన్నీ వచ్చాయి డిపాజిటర్ పేరు మరియు సంఖ్య ఉందని పరిగణించండి మరియు కస్టమర్ రిలేషన్ ఉందని పరిగణించండి ఇదంతా బ్యాంక్ డేటాబేస్ లో భాగం ఒక కస్టమర్ పేరు మరియు కొంత చిరునామాను లభిస్తుంది ఆపై ఒక ఖాతా ఉంది మరియు ఆ ఖాతాలో బ్యాలెన్స్ ఉంది ఇది బ్యాంక్ స్కీమాకు ఉదాహరణ కాబట్టి దీని అర్థం ఏమిటో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం మరియు ఖాతా మాకు లభించిన వివిధ డిపాజిట్ ఖాతాల గురించి చూద్దాం దీనికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్ మాదిరిగానే ఖాతా నంబర్ వచ్చింది ఆపై బ్యాలెన్స్ మరియు కస్టమర్ మీలాగే నేను మరియు ప్రతి ఒక్కరూ మాకు ఒక పేరు వచ్చింది పేరు ప్రైమరీ కీ అని ప్రస్తుతానికి అనుకుందాం మరియు మాకు చిరునామా వచ్చింది ఇప్పుడు డిపాజిటర్ ఇది వినియోగదారులకు ఏ ఖాతాలను కలిగి ఉందో దాని మధ్య రిలేషన్ నిర్వచిస్తుంది ఈ సంఖ్యలు తప్పనిసరిగా కస్టమర్ యొక్క పేరు ఏదైనా ఉంటే ఈ ఖాతా సంఖ్య ఉంటుంది ఇది ఈ ఖాతాను సూచిస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఫారిన్ కీ ఎందుకంటే ఇది ఇక్కడ ఒక సంఖ్య కాబట్టి ఇది ఒక ప్రైమరీ కీ మరియు ఈ సంఖ్య తప్పనిసరిగా ఈ సంఖ్యను సూచిస్తుంది ఇది ఫారిన్ కీ మరియు అదేవిధంగా ఈ పేరు తప్పనిసరిగా ఈ పేరును సూచిస్తుంది కస్టమర్ పేరు తప్పనిసరిగా ఈ పేరును సూచిస్తుంది అందుకే ఈ రెండు ఫారిన్ కీలుఅవుతాయి ఇది కూడా ఒక ఫారిన్ కీ మరియు ఇది మరొక ఫారిన్ కీ కూడా ఉంది ఇది జరగవచ్చు ఫారిన్ కీ యొక్క భావన ముఖ్యమైనది మరియు ఈ ఫారిన్ కీల గురించి మనం తరువాత చాలా ఎక్కువ చూస్తాము ముఖ్యంగా చాలా త్వరగా డైజెస్ట్ అయ్యేది ఏమిటంటే ఒక నిర్దిష్ట పేరు కస్టమర్లో లేకపోతే అది డిపాజిటర్లో జరగదు మరియు ఈ ఖాతా డేటాబేస్లో ఒక నిర్దిష్ట సంఖ్య లేకపోతే అది సంఖ్యలో సంభవించదు ఎందుకంటే ఖాతా బ్యాలెన్స్ లేని ఖాతా గురించి సమాచారం ఉండకూడదు ఇది ఫారిన్ కీ మరియు ఫారిన్ కీల గురించి భావనను పూర్తి చేయడం జరిగింది కాబట్టి దీనిని రిఫరెన్సింగ్ రిలేషన్ అని అంటారు ఇది ఫారిన్ కీని పొందింది మరియు దీనిని రిఫరెన్స్డ్ రిలేషన్ అంటారు కాబట్టి ఇది రిలేషనల్ డేటా మోడల్లో ఈ మాడ్యూల్ను పూర్తి చేస్తుంది కాబట్టి రీక్యాప్ చేయడానికి మేము రిలేషన్ లు ఏమిటి ఏది టుపుల్స్ ఏ లక్షణాలు ఉన్నాయి డేటాబేస్ ఆ విషయాల పరంగా ఎలా నిర్వచించబడింది మరియు తరువాత చాలా ముఖ్యమైనది వివిధ కీల గురించి కాబట్టి మేము సూపర్ కీలతో ప్రారంభించాము ఆపై మేము అభ్యర్థి కీలను నిర్వచించాము మరియు తరువాత మేము ప్రైమరీ కీలు మరియు సెకండరీ కీలను నిర్వచించాము మరియు చివరకు ఫారిన్ కీలు మరియు ఫారిన్ కీ ఎలా ఉపయోగకరంగా లేదా ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు కాబట్టి తదుపరి మాడ్యూల్లో మనము రిలేషనల్ ఆల్జీబ్రా గురించి చర్చిద్దాము